ఈ లెక్చర్ లో ఎంబెడెడ్ సిస్టమ్ డిజైన్లో ఉపయోగించబడే ఒక అత్యంత ప్రాచుర్యం పొందిన మైక్రోకంట్రోలర్ డెవలప్మెంట్ బోర్డ్ను మేము మీకు పరిచయం చేస్తాము బోర్డు పేరు STM32F401 ఈ లెక్చర్ లో మేము బోర్డు గురించి కొన్ని ముఖ్యమైన లక్షణాలను మీకు తెలియజేస్తాము కాబట్టి మీరు ఈ STM32F401 బోర్డు ఇక్కడ చిత్రంలో చూడగలరు దీనిని ST మైక్రో ఎలెక్ట్రానిక్స్ అనే సంస్థ తయారు చేస్తుంది ఈ బోర్డు చాలా చిన్న భాగాలను కలిగి ఉంటుంది ఇక్కడ మీరు పెద్ద IC చిప్ చూడవచ్చు ఇదే అసలు లోపల ఉండే మైక్రోకంట్రోలర్ ఇంకా అనేక ఇతర ఉపకరణాలు ఉన్నాయి పేర్కొన్న ప్రధాన లక్షణాలను మీరు ఇక్కడ చూస్తున్నారు ఈ బోర్డును ST మైక్రో ఎలెక్ట్రానిక్స్ సంస్థ తయారు చేస్తుంది వారు చిప్ను తయారు చేయరు వారు బోర్డును తయారు చేస్తారు మరియు CPU ఉపయోగిస్తున్న ఈ మధ్య చిప్ను నేను ఈ సెంట్రల్ లో చూపిస్తున్నాను ఇది ARM కార్టెక్స్ M4 ఇది ఉపయోగిస్తున్న ARM ప్రాసెసర్ మరియు ప్రాసెసర్ పేరు ARM కార్టెక్స్ M4 ఈ ARM కార్టెక్స్ M4 బోర్డు యొక్క లక్షణం లోపల 512 కిలోబైట్ల ప్రోగ్రామ్ మెమరీ ఉంది వారు ఫ్లాష్ మెమరీని ప్రోగ్రామ్ మెమరీగా ఉపయోగించారు వారు ROM ని ఉపయోగించలేదు ఎందుకంటే ROM ను ప్రోగ్రామింగ్ చేయడం చాలా సమస్యాత్మకం ఫ్లాష్ మెమరీని త్వరగా ప్రోగ్రామ్ చేయవచ్చు మీరు దీన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు మీరు ఫ్లాష్లో స్టోర్ చేయవచ్చు మరియు ఇది నాన్ ఓలాటైల్ మెమరీ మీరు పవర్ ని ఆపివేసిన ప్రోగ్రామ్ కనిపించకుండా పోదు మరియు మీరు డేటాను స్టోర్ చేయడానికి ఉపయోగించే RAM రాండమ్ యాక్సెస్ మెమరీ కూడా ఉంది అందులో 96 కిలోబైట్లు ఉన్నాయి మీ PC లేదా డెస్క్టాప్ లేదా ల్యాప్టాప్ వంటి ఇతర పరికరాలకు ఈ బోర్డ్ను కనెక్ట్ చేయగల USB ఇంటర్ఫేస్ కూడా ఇక్కడ ఉంది మరియు ఈ బోర్డు ఎంబెడె చేయబడింది mbed ఒక వేదిక వంటిది ఒక బోర్డు mbed ఎనేబుల్డ్ అనగా mbed కింద లభించే అన్ని సాధనాలను ఈ బోర్డుతో పాటు ఉపయోగించవచ్చు mbed అనేది ప్రధానంగా ఎంబెడెడ్ సిస్టమ్ బోర్డుల డెవలపర్ల కోసం ఉద్దేశించిన సాధనాల సమితి వారు అభివృద్ధి ప్రక్రియను చాలా సులభతరం చేసే చాలా యుటిలిటీలను అభివృద్ధి చేశారు మరియు సమగ్ర అభివృద్ధి పరిసరాల యొక్క విస్తృత ఎంపికకు మద్దతు ఇచ్చే కొన్ని లక్షణాలు ఉన్నాయి మీరు ఈ బోర్డులను యాక్సెస్ చేయగల అనేక సాఫ్ట్వేర్ ఆధారిత ఇంటర్ఫేస్లు ఉన్నాయి మీరు ఈ బోర్డులను ప్రోగ్రామ్ ఇంకా మొదలైనవి చేయవచ్చు ఇది మనము తరువాత చూస్తాము ఎందుకంటే మన ప్రయోగాలలో మనం mbed org లో లభించే సాధనాలను ఉపయోగిస్తాము ఇంటర్ఫేస్ ఎలా ఎలా ఉపయోగించాలో మరియు ఈ బోర్డును ఎలా ప్రోగ్రామ్ చేయాలో అక్కడ చూపిస్తాము ఇప్పుడు కొన్ని నిర్దిష్ట వివరాలు ఇక్కడ ప్రస్తావించబడ్డాయి ఈ బోర్డులో నేను STM32F401 మైక్రోకంట్రోలర్ కలిగి ఉన్నట్లు పేర్కొన్నాను RET6 వెర్షన్ ఉంది ఇందులో ARM కార్టెక్స్ M4 CPU చాలా ఇతర వాటిని కలిగి ఉంటుంది 84 MHz క్లాక్ ఫంక్షనల్ ప్రాసెసింగ్ యూనిట్ 512 కిలోబైట్ల ఫ్లాష్ 96 కిలోబైట్ల SRAM మరియు చాలా IO పోర్టులలో నడుస్తున్న FPU ఉంది మరియు అందించబడిన ఇతర పెరిఫెరల్స్ ఎంబెడెడ్ అభివృద్ధిని చాలా సులభం చేస్తాయి మరియు బోర్డులో భాగంగా రెండు రకాల పొడిగింపు కనెక్టర్లు అందుబాటులో ఉన్నాయి ఒకటి ఆర్డునో UNO రివిజన్ 3 అనుకూలమైనది ఈ రోజు చిన్న ఎంబెడెడ్ సిస్టమ్ డిజైన్ను అభివృద్ధి చేయడానికి ఆర్డునో చాలా ప్రాచుర్యం పొందిన వేదిక అని మీరు చూస్తున్నారు ఆర్డునో గణనపరంగా చాలా సులభం అయినది ARM వలె శక్తివంతమైనది కాదు కానీ ఆర్డునో చాలా ప్రాచుర్యం పొందింది కాబట్టి మీరు ARM ప్రాసెసర్ చుట్టూ ఏదైనా అభివృద్ధి చేస్తున్నప్పుడు మీరు ఆర్డునో ఆధారంగా కనెక్షన్లు చేసుకోవలసిన కొన్ని ఇతర ఉపవ్యవస్థలు ఉండవచ్చు ఈ బోర్డు ఆర్డునో రకమైన కనెక్టర్ను అందిస్తుంది దానికి తోడు ఈ STM మోర్ఫో ఎక్స్టెన్షన్ పిన్స్ మీకు బోర్డు లోపల ఉన్న STM మైక్రోకంట్రోలర్ యొక్క అన్ని ఇన్పుట్ అవుట్పుట్ పిన్లకు పూర్తి యాక్సెస్ ని అందిస్తుంది కొన్ని అంతర్ నిర్మిత ఇంటర్ఫేస్లు అందించబడ్డాయి ఇవి అనేక ప్రామాణిక ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్లతో ఇంటర్ఫేస్ చేయడానికి మిమ్మల్ని అనుమతిస్తాయి వీటిని ఉపయోగించి మీరు బయటి నుండి కొన్ని డీబగ్గర్లను అమలు చేయవచ్చు మీ బోర్డు సరిగా పనిచేయకపోతే మీరు ఆ డీబగ్గర్లను ఉపయోగించి బోర్డును పరీక్షించవచ్చు లేదా నిర్ధారించవచ్చు మీరు వర్చువల్ సీరియల్ పోర్ట్ లేదా వర్చువల్ కామ్ పోర్ట్ను ఉపయోగించి దీని ద్వారా మీరు మీ డేటాను తిరిగి మీ PC కి పంపవచ్చు మరియు మీ PC స్క్రీన్ పైన ప్రదర్శించవచ్చు మరియు మీరు PC లేదా ల్యాప్టాప్లో ఏదైనా మౌంట్ చేసినప్పుడల్లా ఆ పరికరాన్ని డ్రైవ్గా అమర్చినట్లు మీరు చూడగలరు ఈ న్యూక్లియో బోర్డ్ కూడా మీరు USB కనెక్టర్ ద్వారా PC కి కనెక్ట్ చేసినప్పుడు కూడా ఇది USB డిస్క్ డ్రైవ్గా మౌంట్ అవుతుంది మీరు ఈ బోర్డ్ను ప్రోగ్రామ్ చేసినప్పుడు మీరు ఆ ప్రోగ్రామ్ను డిస్క్ డ్రైవ్ ఐకాన్లోకి డ్రాగ్ మరియు డ్రాప్ చేస్తే ఆ ప్రోగ్రామ్ స్వయంచాలకంగా డౌన్లోడ్ అవుతుంది ఈ డ్రైవర్ పర్యావరణంలో భాగంగా స్వయంచాలకంగా వ్యవస్థాపించబడుతుంది కాబట్టి ఇది డెవలపర్కు చాలా సులభం అవుతుంది ఈ విషయాలన్నీ తరువాత మేము మీకు ప్రదర్శనను చూపించేటప్పుడు చూస్తాము బాహ్య ఇంటర్ఫేస్లకు సంబంధించి చాలా శీఘ్ర సారాంశం ఇక్కడ చూపబడింది చాలా పెద్ద సంఖ్యలో IO పోర్టులు అందించబడ్డాయి 50 సాధారణ ప్రయోజన IO పిన్స్ అందించబడ్డాయి ఇప్పుడు ఒక మంచి విషయం ఏమిటంటే ఈ అన్ని IO పిన్లను బాహ్య అంతరాయ వనరులతో కనెక్ట్ చేయడానికి కూడా ఉపయోగించవచ్చు మనము తరువాత చర్చించబోయే కొన్ని అవరోధాలు ఉన్నాయి కాని విషయం ఏమిటంటే కొన్ని బాహ్య పరికరాలు ఇంటరుప్పుట్ ని పంపుతున్న అప్లికేషన్నీ అమలు చేయాలనుకుంటే మీరు దీన్ని ఈ 50 పిన్లలో దేనితోనైనా కనెక్ట్ చేయవచ్చు ఇది కొన్ని పాత ప్రాసెసర్ల మాదిరిగా లేదు 8085 అని చెప్పితే ఇది మీలో చాలామందికి తెలిసి ఉండవచ్చు దీనికి కొన్ని ప్రత్యేకమైన ఇంటరుప్పుట్ పిన్లు ఉన్నాయి TRAP RST 7 5 6 5 5 5 మరియు INTR అని పిలువబడే కొన్ని పిన్స్ ఉన్నాయి అంకితమైన ఐదు ఇంటరుప్పుట్ లైన్స్ ఉన్నాయి మీరు ఇంటరుప్పుట్ కలిగించే పరికరాన్ని కనెక్ట్ చేయాలనుకున్నప్పుడు మీరు ఈ ఐదు లైన్స్లలో ఒకదానికి కనెక్ట్ అవ్వాలి కానీ ఇక్కడ మీరు ఎక్కడైనా కనెక్ట్ చేయవచ్చు ఒక పిన్ నీ మీరు సాధారణ ప్రయోజనం అయినా IO గా ఉపయోగించవచ్చు ఇంకా ఇంటరుప్పుట్గా కూడా ఉపయోగించవచ్చు మరియు మరొక విషయం ఏమిటంటే నిర్మించబడిన అనలాగ్ టు డిజిటల్ కన్వర్టర్ ఉంది ఎంబెడెడ్ సిస్టమ్ రూపకల్పనకు A D కన్వర్టర్లు చాలా ముఖ్యమైనవి ఎందుకంటే మీరు గ్రహించదలిచిన అనేక బాహ్య పారామితులు ప్రకృతిలో అనలాగ్ అవి నిరంతరం మారుతున్న పారామితులు వీటిని వోల్టేజ్లకు అనువదించవచ్చు మనకు బోర్డులో A D కన్వర్టర్ ఉంటే వాటిని ఇంటర్ఫేస్ చేయడానికి ఇది చాలా సౌకర్యవంతంగా ఉంటుంది బోర్డు లోపల 12 బిట్ A D కన్వర్టర్ ఉంది మరియు మీరు దీనికి 16 ఇన్పుట్ పరికరాలను కనెక్ట్ చేయవచ్చు బోర్డులో అనేక టైమర్లు అందించబడ్డాయి వాటిలో 7 ఉన్నాయి వాటిలో రెండు వాచ్ డాగ్ టైమర్లు మరియు USB 2 0 ఇంటర్ఫేస్ ఉందని నేను పేర్కొన్నాను ఇది ప్రధానంగా PC లేదా ల్యాప్టాప్ వంటి హోస్ట్ సిస్టమ్తో కనెక్ట్ కావడానికి ఉపయోగించబడుతుంది కొన్ని LED లు కొన్ని పుష్ బటన్ స్విచ్లు ఉన్నాయి ఇక్కడ మీకు బోర్డు యొక్క చిత్రం ఉంది ఇప్పుడు ఈ బోర్డును మీకు చూపిస్తాను ఇది మనము మాట్లాడుతున్న న్యూక్లియో బోర్డు మీరు చూసారంటే దాని రెండు వైపులా మీరు చూడగలిగే కనెక్టర్లు చాలా ఉన్నాయి కొన్ని చిన్న చిన్న పరిమాణ కనెక్టర్లు మరియు అంతర్గత భాగంలో మీరు చూసారంటే ఆర్డునో అనుకూల కనెక్టర్లు ఉన్నాయి మీరు ఒక ఆర్డునో బోర్డ్ను చూస్తే వారికి ఇలాంటి ఆకారంతో కనెక్టర్ ఉంటుంది మీరు అక్కడ నుండి నేరుగా ఒక కేబుల్ను కనెక్ట్ చేయవచ్చు కానీ మీరు రెండు వైపులా అందుబాటులో ఉన్న ఇతర పిన్లను చూస్తే పిన్స్ మీకు బోర్డులోని అంతర్గత మైక్రోకంట్రోలర్ ఉత్పత్తి చేస్తున్న సంకేతాలను అందిస్తుంది ఈ సిగ్నల్ పిన్ల నుండి ఈ సిగ్నల్లన్నింటినీ యాక్సెస్ చేయవచ్చు లేదా దాని యొక్క చిన్న ఉపసమితి ఈ ఆర్డునో ఇంటర్ఫేస్ పిన్ల ద్వారా లభిస్తుంది మీరు దాన్ని అక్కడి నుండి కూడా పొందవచ్చు ఇక్కడ ఒక USB ఇంటర్ఫేస్ ఉందని మీరు చూడవచ్చు ఇక్కడ నుండి మీరు ఒక USB కేబుల్ ను కనెక్ట్ చేయవచ్చు మైక్రోకంట్రోలర్ చిప్ ఇక్కడ ఉండటం మీరు చూడవచ్చు మరియు ఇతర ఉపకరణాలు కూడా ఉన్నాయి ఇప్పుడు ఈ విభిన్న ఉపవ్యవస్థలు ఏమిటో చూద్దాం మీరు ఇక్కడ చూస్తే నేను చూపించిన బోర్డు ఇదే ఈ బోర్డులో ఈ బ్లాక్ కనెక్టర్లు మనము మాట్లాడుతున్న ఆర్డునో కనెక్టర్లు ఇప్పుడు ఈ బోర్డులో కొన్ని లేబుళ్ళకు A5 A4 A3 A2 A1 A0 ఇవ్వబడినట్లు మీరు చూడగలరు ఇవి అనలాగ్ ఇన్పుట్ పోర్టులు నేను మీకు చెప్పినట్లుగా A D కన్వర్టర్ఈ పోర్టులకు మీరు అనలాగ్ ఇన్పుట్ను నేరుగా కనెక్ట్ చేయవచ్చు కొన్ని వోల్టేజ్ వనరులు 5 వోల్ట్లు 3 3 వోల్ట్లు గ్రౌండ్ ఇవి అందుబాటులో ఉన్నాయి మరియు వివిధ ఇన్పుట్ అవుట్పుట్ పోర్ట్ పిన్స్ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి వాటిలో కొన్ని డిజిటల్ డేటా పిన్స్ వాటిలో కొన్ని పల్స్ విడ్త్ మాడ్యులేషన్ పిన్స్ వీటిని మనం తరువాత చూద్దాం ఇక్కడ STM32 మైక్రోకంట్రోలర్ పిన్స్ అందుబాటులో ఉన్నాయి ఇవి STM32 మైక్రోకంట్రోలర్ నుండి నేరుగా వస్తాయి అన్ని పోర్ట్ పిన్స్ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి A B C అనే మూడు పోర్టులు ఉన్నాయి అవి 16 బిట్ పోర్టులు మరియు అనేక ఇతర సిగ్నల్ లైన్లు ఉన్నాయి అదనంగా మీరు పైన మనకు USB ఇంటర్ఫేస్ ఉంది ఇక్కడ నుండి మీరు PCకి కనెక్ట్ చేయగల USB కేబుల్ ను కనెక్ట్ చేయవచ్చు ఇక్కడ ఉన్న రీసెట్ బటన్ తో మీరు యంత్రాన్ని రీసెట్ చేయవచ్చు మరియు సూచన కోసం కొన్ని చిన్న LED లు అనుసంధానించబడి ఉన్నాయి ఒక LED ఇక్కడ మరొక LED ఇక్కడ ఇంకొక LED లు ఇక్కడ ఉన్నాయి మరియు కొన్ని పుష్ బటన్ స్విచ్లు కూడా ఉన్నాయి రీసెట్ బటన్ కాకుండా ఇక్కడ మరొక పుష్ స్విచ్ ఉంది దీనిని మీరు ప్రోగ్రామ్లో ఉపయోగించవచ్చు మనము ఒక చిన్న ప్రోగ్రామ్ వ్రాసి అక్కడ నుండి ఇన్పుట్ తీసుకోవచ్చు ఇప్పుడు విషయం ఏమిటంటే మీరు ఎంబెడెడ్ అప్లికేషన్ ను అభివృద్ధి చేయడానికి ఈ బోర్డ్ను ఉపయోగిస్తున్నప్పుడల్లా మీరు ఈ బోర్డు తో కొన్ని కనెక్షన్లు చేసుకోవాలి ఈ కనెక్టర్లలో ఏ సిగ్నల్ లైన్లు అందుబాటులో ఉన్నాయో మీరు అర్థం చేసుకోవాలి ఎందుకంటే మీరు ఈ కనెక్టర్ల ద్వారా మీ అన్ని కనెక్షన్లను చేసుకోవాలి వారి ఆర్డునో పిన్లతో వాటిని కనెక్ట్ చేయడం చాలా సులభం ఎందుకంటే ఎక్కువ సమయం మీకు కొన్ని కనెక్షన్లు మాత్రమే అవసరమవుతాయి కానీ అంతకు మించి మీరు ఇక్కడ అందుబాటులో ఉన్న వివరణాత్మక కనెక్టర్ పిన్లకు ప్రాప్యత కలిగి ఉండవచ్చు ఏ విధమైన పిన్స్ ఉన్నాయో కొంత ఆలోచన కలిగి ఉండటానికి ఆ పిన్లను త్వరగా చూద్దాం దీనికి ముందు ఆ పిన్ వర్ణనలలో కొన్ని రంగుల గుర్తులు ఉన్నాయి మీరు చూడగలిగే వివిధ రంగులు అవి వివిధ రకాల పిన్లను సూచిస్తాయి ఈ విధంగా నీలిరంగు మైక్రోకంట్రోలర్ పిన్లను వితౌట్ కాన్ఫ్లిక్ట్ సూచిస్తుంది కాన్ఫ్లిక్ట్ లేకుండా అనగా వినియోగదారుకు అందుబాటులో ఉన్నాయని అవి మరెక్కడా కనెక్ట్ కాలేదని అర్థం కానీ ఈ బూడిద రంగుల పిన్స్ కొన్ని ఇతర భాగాలకు అనుసంధానించబడినవి బహుశా మీరు చూసినట్లుగా బోర్డులో కొన్ని LED లు కొన్ని స్విచ్లు ఉన్నాయి మరియు యు ఈ పిన్లలో కొన్ని అంతర్గతంగా ఆ పరికరాలకు అనుసంధానించబడి ఉండవచ్చు కాబట్టి మీరు వాటిని బయటి నుండి ఉపయోగించినప్పుడు జాగ్రత్తగా ఉండాలి అదనంగా ఈ పసుపు రంగు USART కి అనుసంధానించబడిన కొన్ని సీరియల్ పిన్లను సూచిస్తుంది సీరియల్ కమ్యూనికేషన్ కోసం యూనివర్సల్ సీరియల్ ఎసిన్క్రోనస్ రిసీవర్ ట్రాన్స్మిటర్ నేను ఇప్పటికే చెప్పినట్లుగా SPI పిన్స్ I2C పిన్స్ PWM పిన్స్ మరియు ఈ ఆర్డునో కనెక్టర్ పిన్స్ ఉన్నాయి ఈ బోర్డులో అనలాగ్ అవుట్పుట్ పిన్స్ లేవు అనలాగ్ ఇన్పుట్ పిన్స్ మాత్రమే ఉన్నాయి మరియు CAN పిన్స్ అని పిలుస్తారు ఈ ఎక్రోనింస్ SPI I2C CAN అంటే ఏమిటో మనం చూస్తాము మరియు కొన్ని పవర్ పిన్స్ 3 3 వోల్ట్ 5 వోల్ట్లు గ్రౌండ్ ఉన్నాయి కానీ మొదట నామావళిన్ని చూద్దాం SPI అంటే సీరియల్ పెరిఫెరల్ ఇంటర్ఫేస్ మీకు కావలసినప్పుడు కొన్ని సీరియల్ కమ్యూనికేషన్ అప్లికేషన్ను అభివృద్ధి చేయడానికి మీరు ఈ పిన్లను ఉపయోగించవచ్చు I2C ఒక ప్రామాణిక బస్సు దీని అర్థం ఇంటర్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ ఇది తరచుగా ఉపయోగించే చాలా తక్కువ దూరాలకు కొన్ని తక్కువ వేగవంతమైన పరికరాలను మైక్రోకంట్రోలర్కు కనెక్ట్ చేయడానికి సీరియల్ కమ్యూనికేషన్ బస్సు ఎంబెడెడ్ సిస్టమ్ అప్లికేషన్ కోసం ఈ I2C ఇంటర్ఫేస్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది మనకు I2C అనుకూలమైన పరికరం ఉంటే మీరు ఈ I2C కనెక్షన్ కలిగి ఉండాలి PWM అంటే పల్స్ విడ్త్ మాడ్యులేషన్ ఇది మేము ప్రదర్శిస్తాము పల్స్ విడ్త్ మాడ్యులేషన్ బాహ్య పరికరాలను నియంత్రించడానికి చాలా అనుకూలమైన మార్గం మరియు కంట్రోలర్ ఏరియా నెట్వర్క్ యొక్క క చిన్న రూపం CAN మేము ఇప్పటికే బోర్డులో చూసిన విభిన్న కనెక్టర్లను చాలా త్వరగా చూద్దాం అవి చాలా చిన్నవి కనుక మీరు చాలా స్పష్టంగా చదవలేకపోవచ్చు కాని నేను మీకు చెప్తాను బోర్డు యొక్క ఎడమ వైపున ఇవి ఆర్డునో కనెక్టర్లు దిగువన ఉన్న దానిని CN8 అని పై దానిని CN6 కనెక్టర్ అంటారు CN8 లో మీరు అనలాగ్ ఇన్పుట్ పోర్టులు ఉన్నాయని ఇక్కడ చూడగలరు వాటిలో ఆరు పిన్స్ అందించబడతాయి కొన్ని పిన్స్ మల్టిఫంక్షనల్ వాటిని అనలాగ్ పిన్గా లేదా వాటిని PWM పిన్గా ఉపయోగించవచ్చు లేదా వాటిని UART పిన్గా ఉపయోగించవచ్చు ARM లో నేను మీకు చెప్పినట్లుగా వేర్వేరు ఫంక్షన్ల కోసం అంకితమైన పిన్లను ఉపయోగించరు అదే పిన్ ను మీరు వేర్వేరు అనువర్తనాల కోసం ఉపయోగించవచ్చు మరియు ఇవి వాస్తవానికి ఈ A0 A1 A4 B0 B1 C0 పోర్టులతో అనుసంధానించబడి ఉన్నాయి అదేవిధంగా ఎగువ లైన్లు ప్రధానంగా విద్యుత్ సరఫరా లైన్లు 5 వోల్ట్ గ్రౌండ్ 3 3 వోల్ట్ రీసెట్ మరియు మొదలైనవి ఇవి ఆర్డునో కనెక్టర్ మొదటి సెట్ మరియు కుడి వైపున కనిపించే ఆర్డునో కనెక్టర్ల యొక్క రెండవ సెట్ను CN9 కనెక్టర్ అంటారు ఇది పెద్ద సైజు కనెక్టర్ మీరు చూడగలిగినట్లుగా ఇది చాలా సంకేతాలను PWM పోర్టులు I2C పోర్టులు వంటివి కలిగి ఉంటారు ఇవి USB UART పిన్లు ఇవి కొన్ని అదనపు అనలాగ్ ఇన్పుట్ పిన్లు మరియు ఇవి కొన్ని పోర్ట్ పిన్లు కాబట్టి ఇవి మీరు అప్లికేషన్ను అభివృద్ధి చేయడానికి ఉపయోగించే పిన్లు ఇవి బోర్డు లోపల ఉన్న మైక్రోకంట్రోలర్ నుండి వస్తున్న వివరణాత్మక పిన్స్ ఎడమ వైపున దీనిని CN7 అని పిలుస్తారు ఇది పెద్ద కనెక్టర్ మీరు చూసిన పిన్స్ మరియు ఇక్కడ పోర్ట్ A పోర్ట్ B పోర్ట్ C మైక్రోకంట్రోలర్లో మూడు 16 బిట్ పోర్ట్లు అందుబాటులో ఉన్నాయి ఈ కనెక్టర్ల ద్వారా ఆ 48 పిన్లు అందుబాటులో ఉన్నాయి అదనంగా విద్యుత్ సరఫరా మొదలైనవి చాలా ఉన్నాయి అదేవిధంగా కుడి వైపున మరొక పోర్ట్ ఉంది ఇది CN10 ఇక్కడ కూడా మీకు పోర్ట్ B పోర్ట్ A PWM పోర్ట్స్ ADC పోర్ట్స్ SPI I2C మొదలైన చాలా పోర్టులు ఉన్నాయి మీరు ఉపయోగించాల్సిన మరియు కనెక్ట్ చేయవలసినది ఈ కనెక్టర్ల నుండి ఉపయోగించవచ్చు మీకు ఇలాంటి USB కేబుల్ అవసరం పొట్టి వైపుది ఇక్కడ కనెక్ట్ అవుతుంది మరియు మరొక వైపు ప్రామాణిక రకం C కనెక్టర్ అవుతుంది ఇది మీ PC లేదా ల్యాప్టాప్లోకి వెళ్తుంది మనము ఈ విధంగా ప్రయోగం చేస్తాము PC లో మనము అప్లికేషన్ను అభివృద్ధి చేస్తాము మనము ప్రోగ్రామ్ను వ్రాస్తూ ఉంటాము మనము కోడ్ను కంపైల్ చేస్తాము మరియు ఈ బోర్డ్తో మనము అన్ని పరికరాలు సెన్సార్లు యాక్యుయేటర్లతో ప్రతిదీ ఇంటర్ఫేస్ చేస్తాము మరియు కోడ్ వ్రాసిన తరువాత మనము బోర్డులో కోడ్ను డౌన్లోడ్ చేస్తాము మరియు మీరు డౌన్లోడ్ చేసినవి అమలు కావడం ప్రారంభమవుతుంది దీనితో మనము న్యూక్లియో బోర్డు యొక్క ఈ చిన్న పరిచయం చివరికి వచ్చాము ఈ కోర్సులో భాగంగా మేము మీకు కొన్ని ప్రదర్శనలను చూపుతాము కానీ మీకు ఎంబెడెడ్ సిస్టమ్ డిజైన్ను నేర్చుకోవటానికి నిజంగా ఆసక్తి ఉంటే మీరు ఈ బోర్డులలో కొన్నింటిని సేకరించాలని మేము గట్టిగా సిఫార్సు చేస్తున్నాము మరియు మేము మీకు చూపించే లేదా ప్రదర్శించే కొన్ని ప్రయోగాలు వాస్తవానికి వాటిని మీరే చేయాలి మనము ఈ చర్చ నూ కొనసాగిస్తాము మన తదుపరి లెక్చర్ లో మనం ఇప్పుడు చూసిన ఈ బోర్డు యొక్క కొన్ని IO పోర్ట్ వివరాల గురించి మాట్లాడుతాము ప్రత్యేకంగా మేము పల్స్ విడ్త్ మాడ్యులేషన్ పోర్టులు ఇంటరుప్పుట్ లైన్లు మొదలైన వాటి గురించి మాట్లాడుతాము మరియు దాని తరువాత మేము అనలాగ్ ఇన్పుట్లను అవుట్పుట్లను మరియు కొన్ని ఇతర అనువర్తనాలు మరియు ప్రదర్శనలను చూస్తాము ధన్యవాదాలు